హలోసాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది ఐఐటి కాన్పూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ నుండి మీకు ఈ కోర్సును అందిస్తున్న రవి చంద్రన్ మనం 8వ వారం మాడ్యూల్ నంబర్ 5 మరియు లెక్చర్ నంబర్ 47లో ఉన్నాము ఈ మాడ్యూల్ కోసం నేను బహుశా మీరు అభివృద్ధి చేయాల్సిన అన్ని నైపుణ్యాలలో అత్యంత ముఖ్యమైనదాన్ని ఉంచాను అది పఠన నైపుణ్యాలకు సంబంధించి నేను ఉద్దేశపూర్వకంగా దానిని చివరలో ఉంచానుతద్వారా మీరు ప్రారంభంలో నేను మీకు చెప్పే ఉపన్యాసాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు లేదా చివరిలో ఉంచిన వాటి పట్ల మీరు మంచి శ్రద్ధ చూపుతారు ఇది చివరలో ఉంచబడినప్పటికీ మీకు తెలిసినట్లుగా ఇది చివరలో ఉంచబడింది కానీ కనీసం ఒకటి కాదు మరియు మీ సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేసే విషయంలో ఇది చాలా ముఖ్యం ఇప్పుడుముఖ్యంగా ఈ మాడ్యూల్లో మనం పఠన నైపుణ్యాల యొక్క వివిధ అంశాలలోకి లోతుగా వెళ్ళలేము కానీ మీ పఠనాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేసే విషయంలో మీకు వివిధ చిట్కాలను అందించే పద్ధతులపై నేను దృష్టి పెడతాను ఒకసారి మీరు దానిని సమర్థవంతంగా అభివృద్ధి చేసిన తర్వాతఅప్పుడు చదవడంలో వివిధ అంశాలు ఉంటాయి కానీ ప్రారంభించడానికి మీరు మీ పఠన నైపుణ్యాలను చాలా సమర్థవంతంగా ఎలా అభివృద్ధి చేయగలరో చూద్దాం నేను నిజంగా ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను మీకు నేర్పించిన వాటిని త్వరగా పరిశీలిద్దాం మునుపటి ఉపన్యాసంలో ఇది ప్రదర్శన నైపుణ్యాలకు సంబంధించినది మరియు విజువల్స్ ప్రయోజనంమీరు విజువల్స్ను విడిగా ఎలా ఉపయోగించవచ్చో లేదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో విజువల్స్ను ఎలా ఉపయోగించవచ్చనే దానిపై నేను దృష్టి సారించిన ప్రదర్శన నైపుణ్యాలపై చివరి ఉపన్యాసం అది కాబట్టి విజువల్స్ యొక్క ఉద్దేశ్యాన్ని మొదట స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను సూచించానుఅవి కీలక అంశాలను వివరించడం శబ్ద సందేశాన్ని బలోపేతం చేయడంప్రేక్షకుల ఆసక్తిని ప్రేరేపించడం మరియు ప్రేక్షకుల దృష్టిని కేంద్రీకరించడం ఆ విషయంలో నేను మీకు కొన్ని దృశ్య మార్గదర్శకాలను ఇచ్చాను ముఖ్యంగా మీరు పవర్ పాయింట్ను ఉపయోగించినప్పుడు పొడవైన వాక్యాలను ఉపయోగించవద్దు బుల్లెట్ పాయింట్లను ఉపయోగించండి మరియు ఫాంట్ పరిమాణం ఆడిటోరియం లేదా మీరు ప్రదర్శించబోయే లెక్చర్ హాల్ యొక్క పొడవుకు తగినట్లుగా ఉండాలి మీరు ప్రతి స్లైడ్లో స్పెల్లింగ్ను తనిఖీ చేయాలి మీరు చాలా దూరం నుండి దృశ్యమానతను తనిఖీ చేయాలి ఆపై సుదీర్ఘ సూత్రాలను అస్పష్టం చేసే ఏ రకమైన పదార్థాలు అయినా తనిఖీ చేయాలి కాబట్టి మీరు పూర్తిగా నివారించాలి మరియు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు ప్రొజెక్టర్ మరియు స్క్రీన్ మధ్య నిలబడటం నివారించాలి కాబట్టి మీ నీడ మధ్యలో పడకుండా ఆపై అది దాక్కుంటుంది ఆపై ప్రజలు మిమ్మల్ని దూరంగా వెళ్ళమని అడుగుతారుఇది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రెజెంటేషన్ను ముందుగానే ఇమెయిల్ చేయడం పెన్ డ్రైవ్ లేదా డివిడి మరియు ప్రింట్ అవుట్లలో కాపీల రూపంలో హార్డ్ లేదా విడి కాపీని ఉంచడం ఆపై అవసరమైతే పారదర్శకత రూపంలో స్లైడ్లు చేయడం వంటి కొన్ని ప్రెజెంటేషన్ ప్రాక్టికాలిటీలను కూడా పరిశీలించారు వీలైతే వేదికకు వెళ్లి కంప్యూటర్ తో సాధన చేయడం మీ ప్రారంభ భయాన్ని అధిగమించడంలో చాలా సహాయకారిగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది అప్పుడు నేను కొన్ని తుది చిట్కాలతో ముగించాను మీరు ఒకరి సూచనలపై అన్ని సమయాలలో సిద్ధం చేసిఆపై వెళ్లి ప్రసంగాలు ఇచ్చే బదులు మీ స్వంత అనుభవం నుండి అంశాలను ఉపయోగించడం నేర్చుకోవాలని నేను సూచించాను మీరు కథన నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలికథలను చిన్న కథలను చెప్పే సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోవాలిఆపై మీరు ప్రసంగం చేసినప్పుడల్లా మీరు ఒక ఉద్దేశ్యంతో మాట్లాడాలని అర్థం చేసుకోవాలి కాబట్టిమీకు ఎటువంటి ఉద్దేశ్యం లేకపోతేప్రేక్షకులకు తెలియజేయడానికి మీకు ఏదైనా బలమైన విషయం లేకపోతే వినోదం కోసం అక్కడికి వెళ్లవద్దు కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు మీరు నిపుణులైన వక్త అయిన తర్వాత మీ స్వంత కథలను కూడా ఉపయోగించడం ప్రారంభించిఆపై ఫన్నీ వాస్తవాలను ఇవ్వడం ద్వారా హాస్య భావనను పెంపొందించుకోండి చివరలోమీరు మీ ఉపన్యాసం లేదా ప్రసంగం లేదా ప్రసంగాన్ని ప్రారంభించే అత్యంత ముఖ్యమైన అంశాలను ఎల్లప్పుడూ స్పష్టంగా తెలియజేయాలని నేను నొక్కి చెప్పాను మొదటి ముఖ్యమైన అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలి మరియు ప్రసంగం అంతటా నేను మీతో చాలా ముందు మాట్లాడిన సమర్థవంతమైన కమ్యూనికేషన్పై మీరు దృష్టి పెట్టాలి పదజాలం సంక్లిష్టమైన పదాలను ఉపయోగించే బదులు మీరు సంభాషణలో సరళంగా స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి చివరలోమీరు మీ స్వంత ప్రదర్శన శైలిని అభివృద్ధి చేసుకోవడం కూడా నేర్చుకోవాలి అనే సందేశాన్ని మీకు ఇచ్చాను నేను చెప్పినదంతా ప్రధాన మార్గదర్శకాలుకానీ మీరు దీన్ని చేసినప్పుడు మీ స్వంత మనస్సును వర్తింపజేయండి సృజనాత్మకతను ఉపయోగించండి మీ స్వంత ప్రదర్శన శైలిని అభివృద్ధి చేసుకోండి మరియు ఒకసారి మీరు మీ స్వంత ప్రత్యేకమైన ప్రదర్శన శైలిని అభివృద్ధి చేసుకున్న తర్వాత మిమ్మల్ని అనుసరించే అభిమానులు ఉంటారు ఆపై మీరు నిలబడి చప్పట్లు కూడా పొందుతారు మీరు ప్రసంగం ప్రారంభించే ముందు మీరు విజువలైజ్ చేస్తారని నేను ఎల్లప్పుడూ మీకు చెప్తాను ఇప్పుడు మంచి వ్యాఖ్యాత కావాలంటే మీరు అక్కడికి వెళ్లి మీరు చాలా చదవాల్సిన విషయం చెప్పలేరు నిజానికి మీ ప్రదర్శన యొక్క నాణ్యత నేరుగా మీ పఠన నాణ్యతపై ఆధారపడి ఉంటుంది మరియు చదవడం అనేది ఒక కళ ఇది మీరు నేర్చుకోవలసిన నైపుణ్యందానిని అభివృద్ధి చేయండి చదవడంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏమిటి చదవడం నిజానికి మనస్సును సజీవంగా మరియు ప్రగతిశీలంగా ఉంచుతుంది కాబట్టిమీరు చాలా చురుకైన ప్రగతిశీల జీవితాన్ని గడపాలనుకుంటేచదవడానికి ఎటువంటి ముగింపు లేదుమీరు మీ జీవితాంతం మరియు కెరీర్ అంతటా చదవాలి ఆ చివరి పదాన్ని చదివి ఆపై అతను లేదా ఆమె ఏదైనా చదువుతూ ఉండి అతని లేదా ఆమెను మోసుకెళ్లే వరకు చివరి శ్వాస ఇచ్చే వ్యక్తి ఆదర్శ పాఠకుడు డెత్ బెడ్ కు ఇష్టమైన పుస్తకం కాబట్టిఆ రకమైన పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలి మీరు చదివినప్పుడు మీరు నిజంగా కళ్ళు తెరిచి కలలు కంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని ప్రేరేపించడానికి ప్రయత్నించే మరియు మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించే చాలా మంది వ్యక్తుల కలలను మీరు పంచుకుంటున్నారు నిజానికిచాలా మంది జీవితాలను మార్చివేసిన పుస్తకాలు ఉన్నాయిఇది లక్షలాది మంది మనస్సులను రూపొందించగలదు మరియు మార్చగలదు కాబట్టి నేను సేకరించి మీకు అందిస్తున్న చాలా ఆలోచనలు పుస్తకాల నుండి సేకరించబడ్డాయి వాస్తవానికినేను నా స్వంత ఆచరణాత్మక అనుభవం మరియు ఆచరణాత్మక చిట్కాలను జోడిస్తున్నాను కానీ అది ఎక్కువగా నేను బాల్యం నుండి ప్రారంభించిన నా పఠనం నుండి వచ్చింది కాబట్టిఆ పఠనం నుండి నేను చాలా విషయాలను సేకరించాను మరియు మీరు ఎంత ఎక్కువ చదువుతారో అంత ఎక్కువ మీకు తెలుసని మరియు జ్ఞానం శక్తి అని కూడా మీకు తెలుసు మరియు ఇది తెలుసుకోవడం మాత్రమే కాదుఇది మీ ఆలోచనను మరియు ఊహను కూడా ప్రేరేపిస్తుంది మీరు టెలివిజన్ చూసినప్పుడు టెలివిజన్ చూడటం గురించి ప్రజలు ఇప్పటికే ఆలోచించారు నీవు అందుకే మీరు మీ సోఫాలో పడుకుని టెలివిజన్ షో చూసినప్పుడు మిమ్మల్ని మంచం బంగాళాదుంప అని పిలుస్తారుఅంటే మీ ఊహను ఆలోచించడం లేదా ఉపయోగించడం గురించి మీకు ఎటువంటి సంబంధం లేదు అయితే మీరు ఒక నవలను చదివినప్పుడు మీరు ఒక విమర్శనాత్మక రచనను చదివినప్పుడు లేదా మీ ఆలోచనను రేకెత్తించడానికి ప్రయత్నించే ఒక అంశాన్ని చదివినప్పుడుమీ విమర్శనాత్మక ఆలోచన మీ వివక్షత భావాన్ని పెంపొందిస్తుందిఏది సరైనది లేదా తప్పు అని గుర్తించే మీ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది కాబట్టిమీరు దీన్ని చదివినప్పుడు ఈ విషయాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి మీరు రోజుకు కనీసం 3 గంటలు చదవాలని నేను సూచిస్తాను అంటే వార్తాపత్రిక పత్రిక కొన్ని ముఖ్యమైన పత్రాలతో పాటు ఒక నవల చదవడం లేదా వ్యక్తిత్వ అభివృద్ధి పుస్తకాన్ని చదవడం లేదా మీకు ఆసక్తి కలిగించే ఏదైనా చదవడం ఎందుకంటే త్వరలో మీరు అభ్యాసకులు అవుతారు మీరు పండితులే అవుతారు మీరు ప్రఖ్యాత వక్త అవుతారు మీరు ప్రఖ్యాత రచయిత అవుతారు మీరు ప్రఖ్యాత సంభాషణకర్త అవుతారు కొత్త పదజాలాన్ని పొందడానికి కొత్త ఆలోచనలను పొందడానికి మీకు సాధ్యమని మీరు ఎప్పుడూ అనుకోని కొత్త వ్యక్తీకరణను పొందడానికి కూడా చదవడం మీకు సహాయపడుతుంది మీరు మీ ఆలోచనలను తెలియజేయడానికి కొత్త మార్గాలను కనుగొంటారుఎందుకంటే మీరు చదివేటప్పుడు గుర్తిస్తారువివిధ సందర్భాలలో పదాలను ఎలా ఉపయోగించవచ్చో మీకు అర్థం అవుతుంది కానీ ఆధునిక జీవితంలో విషాదకరమైన భాగం ఏమిటి అది వేగవంతమైనది ఆపై మీడియా ద్వారా పూర్తిగా ప్రభావితమై ఆపై చదవడం అనేది ఇ బుక్ ఆపై మొబైల్ పఠనానికి వచ్చింది కాబట్టి ఏమి జరిగిందంటేటీవీకి ముందు ప్రజలు చదవడంపై చాలా ఆసక్తి కలిగి ఉన్నారని మరియు పుస్తకాలు రావడానికి ప్రజలు వేచి ఉన్నారని మీకు గుర్తుంటే ప్రజలు చదవడంపై అభిరుచిని కోల్పోయారు కాబట్టివారు సీరియల్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు కానీ ఇప్పుడు మీకు చదవడానికి వివిధ మార్గాలు ఉన్నందున అభిరుచి పోయింది కానీ అదే సమయంలో సమానంగా పోటీపడే కోరికలు కొన్నిసార్లు మరింత ప్రలోభపెట్టే మరియు ఆసక్తికరమైన కోరికలు ఉన్నాయిఇవి మన సమయాన్నిఆపై మానసిక స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు అది మనల్ని సరిగ్గా చదవడానికి అనుమతించడం లేదు చాలా మంది చదవడానికి భయపడతారుకాబట్టి మీలో కొందరు లేదా మీలో చాలా మంది కూడా చదవడానికి నిజంగా భయపడతారని నేను మీకు చెప్పాలనుకుంటున్నానుఎందుకంటే ఇది మీ సమయాన్ని చాలా వినియోగిస్తుందని మీరు అనుకుంటారు మరియు వివిధ సమయాల్లో నాకు సమయం లేదని మీరు చెబుతారు ఇప్పుడు మీలో ప్రత్యేకంగా మరియు సాధారణంగా ఈ విధమైన పఠనాన్ని అభివృద్ధి చేయడం గురించిమీ పఠనాన్ని మెరుగైన మరియు వేగవంతమైన పద్ధతిలో అభివృద్ధి చేయడానికి నేను మీకు కొంత సమయం పరీక్షించిన పద్ధతులను ఇవ్వబోతున్నానుఆ పద్ధతులు ఏమిటి ఇప్పుడుమొదటిది ప్రివ్యూ చేయడం మరియు శాంప్లింగ్ చేయడం మీరు చదవడం ప్రారంభించిన విధానాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని ఎందుకు ఉపయోగించాలి మీరు కామిక్ పుస్తకాలను చదివినప్పుడు చదవడం చాలా సులభం అని లేదా షెర్లాక్ హోమ్స్ వంటి కొన్ని డిటెక్టివ్ ఫిక్షన్ పదాలు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మీరు దానిని చాలా వేగంగా చదవగలుగుతారు కానీ ఏదైనా శాస్త్రీయ పత్ర పరిశోధన వ్యాసం లేదా చట్టపరమైన పత్రం లేదా యుద్ధం మరియు శాంతి వంటి భారీ నవల విషయానికి వస్తే కాబట్టి మీ పఠన వేగం గణనీయంగా మందగించింది మరియు ఇది మిమ్మల్ని భయపెడుతుంది నేను దీన్ని ఎలా చదవగలను అని మీరు ఆశ్చర్యపోతారుఈ రకమైన నవల మరియు ఈ రకమైన విషయాలను చదవడానికి నేను జీవితకాలం తీసుకుంటానని అనిపిస్తుంది ఇది మిమ్మల్ని భయపెడితే మీరు నెమ్మదిగా చదివేవారని మరియు మీరు వేగంగా మరియు మెరుగ్గా చదవడానికి కొన్ని ప్రాథమిక పద్ధతులను నేర్చుకోలేదని మాత్రమే అర్థం తెలివిగా చదవడం అనేది తెలివిగా చదవడాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి మీరు ఏదైనా పూర్తిగా చదవడానికి కష్టపడటానికి బదులుగా కొన్ని తెలివైన పద్ధతులను నేర్చుకోవాలి మీరు పూర్తిగా చదవాలి అంటే ఏమిటో మాత్రమే తెలుసుకోవాలి మరియు మీరు పూర్తిగా తొలగించి వదిలివేయగల కొన్ని విషయాలు ఉన్నాయి ప్రివ్యూ లేదా శాంప్లింగ్ అనే మొదటి టెక్నిక్ దాదాపు ఒకటే చెబుతుంది మీరు ఈ రకమైన విపరీతమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు అది ఏమి చేస్తుంది ఇక్కడ మీరు దాదాపు 50 పుస్తకాలు లేదా 50 ప్రాజెక్ట్ నివేదికలను చదవాలి మరియు మీరు చదవాలి దాని నుండి ఒకదాన్ని ఎంచుకోండి ఆపై ఒకటి మాత్రమే మీకు ఉపయోగకరంగా ఉంటుంది మరియు మీకు ఉంటుంది దానిని గుర్తించాలి ఇప్పుడుమీకు ప్రాప్యత చేయడానికి చాలా ఉన్నప్పుడు మీరు దానిని ఎలా చేస్తారుఆపై సంబంధితమైనదాన్ని ఎంచుకోండిఅప్పుడు మీరు ఈ ప్రివ్యూయింగ్ లేదా శాంప్లింగ్ చేయవచ్చు కాబట్టి ఏదైనా చాలా పొడవుగా మరియు చదవడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు మీరు దీన్ని చేస్తారు మరియు సాధారణంగా ఇది మీకు ఇవ్వడానికి లేదా పుస్తకం దేని గురించి నివేదిక దేని గురించి అనే శీఘ్ర అనుభూతిని పొందడానికి జరుగుతుంది ఇది ఒక పుస్తకం అయితేమీరు చేయగలిగేది ఏమిటంటేఅది ముద్రించబడితే మీరు మొదట వెనుక ఫ్లాప్లో ఉన్నదాని యొక్క శీఘ్ర ప్రివ్యూను తీసుకోవచ్చు కాబట్టి వెనుక ఫ్లాప్ కవర్ వెనుక భాగంలో ఉంటుంది ఇక్కడ పుస్తకం యొక్క కథాంశం గురించి కొన్ని సమీక్షలు లేదా కొంత సంక్షిప్త ఆలోచన ప్రస్తావించబడింది పుస్తకం యొక్క చిన్న సమీక్షలు వెనుక ఫ్లాప్లో లేదా లోపలి కవర్లో కూడా ఉన్నాయి కాబట్టి చిన్న విమర్శనాత్మక సమీక్షలు కూడా ప్రస్తావించబడ్డాయి కాబట్టిమీరు మరింత ముందుకు వెళ్ళగలరా లేదా అనే దానిపై ఆ విషయాలు మీకు మొదట కొంత ఆలోచనను ఇస్తాయి మనం విషయాలను అధ్యాయం శీర్షికలను ఆపై పరిచయాన్ని కూడా చూడవచ్చు త్వరిత ప్రివ్యూ కోసం మీరు చేయవలసింది ఏమిటంటేమీరు మొదటి మరియు చివరి మరియు దాని మధ్య ఉన్న ఏదైనా అధ్యాయం అంటే మొదటి అధ్యాయం మరియు చివరి అధ్యాయం మరియు అధ్యాయాలలో ఒకటి త్వరిత ప్రివ్యూ కోసం మధ్యలో ఉన్న ఒక అధ్యాయం చదవాలి కానీ అప్పుడు మీకు వివరణాత్మక ప్రివ్యూ కూడా కావాలి అప్పుడు ఆ మొదటి చివరి మరియు మధ్యలో ఉన్న ఏ అధ్యాయంలోనైనా మీరు మొదటి రెండు పేరాలను చదివే ఒక వివరణాత్మక పద్ధతి కోసం కూడా వెళ్ళవచ్చు అన్ని అధ్యాయాలలోని మొదటి రెండు పేరాలను ఇప్పుడు చదివి ఆపై ప్రతి వరుస పేరాల్లోని మొదటి మరియు చివరి వాక్యాలను మాత్రమే చదవండి కాబట్టి ప్రతి పేరాలోమీరు ప్రతి అధ్యాయంలో చదువుతున్న మొదటి రెండు పేరాలు మొదటి రెండు పేరాలు చదవబడతాయి ఆ తరువాత మొదటి పంక్తి మరియు తరువాతి పేరాల్లోని చివరి పంక్తిని చదివి ఆపై అధ్యాయం ముగిసే సమయానికి చివరి రెండు పేరాలను చదివి తదుపరి అధ్యాయానికి వెళ్లి మొదటి రెండు పేరాలను చదివి ప్రతి వరుస పేరాల్లో మొదటి మరియు చివరి వాక్యాన్ని మాత్రమే చదివి చివరి రెండు పేరాలను మొత్తం చదివి తదుపరి అధ్యాయానికి వెళ్లండి ఇప్పుడు ఈ విధంగా మీరు మీ పీహెచ్డీ సూపర్వైజర్ మిమ్మల్ని 100 వ్యాసాలను చదవమని మరియు మీరు మోడల్ చేయగలదాన్ని ఎంచుకోమని అడిగితే నేను చెప్పినట్లుగా దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే వివరణాత్మక ప్రివ్యూను పొందుతారు కాబట్టి మీరు మొత్తం 100 పదాలను పదాల వారీగా చదవాల్సిన అవసరం లేదు కానీ మీరు ఈ ప్రివ్యూ చేయవచ్చు కాబట్టిమీరు చదవాలనుకోని వాటిని తొలగించడానికి మరియు మీరు చదవాలనుకోని వాటిని చదవడానికి ఇష్టపడేదాన్ని ఎంచుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది మీరు ప్రివ్యూ చేయడం ద్వారా త్వరగా తొలగించవచ్చు మరియు మీరు ముఖ్యమైనదాన్ని ఎంచుకోవచ్చు ఆపై మీరు చేయవచ్చు ఉదాహరణకునేను మీకు చెప్పబోయే ఇతర పద్ధతులు ఆపై మీరు పుస్తకం నుండి మీకు కావలసిన వాటిని వివరంగా చదవవచ్చు మీరు ఒక పుస్తకాన్ని చదువుతారని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు స్కిమ్మింగ్ తదుపరి సాంకేతికత ఏమిటి ఇప్పుడు మీరు స్కిమ్మింగ్ కోసం వెళ్ళవచ్చు కానీ స్కిమ్మింగ్ సాధారణంగా చదవడానికి లేదా త్వరగా చూడటానికి ఉపయోగించబడుతుంది వార్తాపత్రికలు మ్యాగజైన్స్ ట్రావెల్ బ్రోచర్లు వంటి చిన్న సరళమైన తేలికపాటి పఠన సామగ్రిని వేగంగా చదవడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి మీరు కేవలం స్కిమ్ చేయండి కాబట్టినేటి ముఖ్యమైన వార్తలు ఏమిటి కాబట్టి లేదా మీకు క్రీడలపై ఆసక్తి ఉంటే మీరు నేరుగా క్రీడా పేజీకి వెళ్లి ఎవరైనా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నారా లేదా అని చూడండి కాబట్టి మీరు ఆ వార్తను చూడాలనుకుంటున్నారు లేదా ఈ మ్యాచ్లో ఎవరికి వ్యతిరేకంగా ఎవరు గెలిచారు కాబట్టి మీరు దానికి వెళ్లి ఆపై మీరు త్వరగా దానిని చదవడం ప్రారంభిస్తారు కాబట్టి స్కిమ్మింగ్ అనేది పుస్తకం గురించి ఒక స్థూలమైన ఆలోచనను పొందడానికి మీకు సహాయపడుతుంది మరియు ఇందులో మూడు దశలు ఉంటాయి అంటే ఈ ప్రీ రీడింగ్ దశ సరైన స్కిమ్మింగ్ అంటే మీరు ఒక రకమైన ప్రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు ఇందులో మీరు ఏమి ఆశిస్తున్నారో ఊహించి ఆపై మీరు త్వరగా చదివి త్వరగా పరిశీలించి మీరు దాని గురించి ఏమి ఆలోచిస్తున్నారో మీ మనస్సులో త్వరగా సమీక్షించుకోండి ఇప్పుడుదీన్ని చాలా ప్రభావవంతమైన పద్ధతిలో ఎలా చేయాలో మీ కళ్ళు అయస్కాంతాలు లాగా ఉన్నాయని ఊహించుకోండి ఆపై కళ్ళను చాలా వేగంగా కదిలించండి మరియు అది ఇక్కడ మరియు అక్కడ వేగంగా కదులుతున్నప్పుడు కాబట్టి ఇది కీలక పదాలను ఎంచుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఈ కీలక పదాలను ఎక్కడ కనుగొంటారు అంటే సాధారణంగా ఒక వాక్యంలో ఒక ప్రధాన పదం ఉంటుంది కాబట్టి మీరు ఆ పదాన్ని తొలగిస్తే అది ఉన్న ఆలోచన పరంగా కంటెంట్ పరంగా సరైన అర్ధాన్ని ఇవ్వడం లేదు మరియు కొన్నిసార్లు ఈ ప్రధాన పదాలు కీలకపదాలు మొదటి వాక్యంలో ఒకటి మధ్య వాక్యంలో మరియు ఒక పేరా యొక్క చివరి వాక్యంలో ఒకటి తరచుగా వాటిని సమయోచిత వాక్యాలు అని కూడా పిలుస్తారు మీరు వాటిని పట్టుకోగలిగితే మరియు మీరు వీటి నుండి కీలక పదాలను పొందగలిగితే మీరు చాలా త్వరగా స్కిమ్ అవుతారు ఎందుకంటే మీరు దానిని అర్థం చేసుకుంటారు ఆపై మీరు చాలా త్వరగా చదవబోయే దాని యొక్క మొత్తం ఆలోచన అయిన సారాంశం మీకు తెలుస్తుంది కాబట్టి కొన్నిసార్లు మీరు కష్టపడుతూ ఉండవచ్చు ఆపై మీరు ఏదైనా చదవడానికి విసుగు చెంది ఉండవచ్చు ఎందుకంటే మీరు స్కిమ్మింగ్ చేయరు మీరు చాలా పాత పద్ధతిలో చదువుతూ ఉండవచ్చు కాబట్టిపదాల వారీగా చదవడం అనేది వాస్తవానికి చదవడం పరంగా మీ వేగాన్ని మెరుగుపరచడానికి ఒక కుళ్ళిన మార్గం కాబట్టి ముఖ్యంగా తేలికగా ఉంటే మరియు మీరు ఏదైనా చాలా వేగంగా చదవాలనుకుంటే స్కిమ్మింగ్ ఉపయోగించండి ఇప్పుడు తదుపరి సాంకేతికత స్కానింగ్ఇప్పుడు స్కానింగ్ అంటే ఏమిటి స్కానింగ్ అంటే నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనడానికి వచనాన్ని త్వరగా చదవడంముఖ్యంగా ఉదాహరణకుమీరు కొన్ని సంఖ్యలు లేదా పేర్లు లేదా సంఖ్యలను పొందాలనుకుంటున్నారు లేదా సుదీర్ఘ పాఠం నుండి సుదీర్ఘ భాగం నుండి సంవత్సరాన్ని పొందాలనుకుంటున్నారు మీరు దానిని ఎలా చేస్తారు ఇప్పుడు WH ప్రశ్నలను ఉపయోగించండి అతను ఎవరు నేను వెతుకుతున్న వ్యక్తి ఎవరుఅతను లండన్ న్యూయార్క్ ఎక్కడ ఉన్నాడుఅతను ఎక్కడ ఉన్నాడు అతను ఏమి చేస్తున్నాడు మరియు ఏ సమయంలో బయలుదేరాడు రైలు ఏ సమయంలో బయలుదేరుతోంది సమయం ఎంతనేను పట్టుకోవలసిన బస్సు సంఖ్య ఏమిటి ఈ విమానం టేకాఫ్ చేయబోయే గేట్ ఏమిటి కాబట్టి టెలిఫోన్ డైరెక్టరీలో ఒక సంఖ్యను తనిఖీ చేసేటప్పుడు లేదా రైలు సమయాలను తనిఖీ చేసేటప్పుడు లేదా ఇది ఏ సంవత్సరంలో జరుగుతుందో చారిత్రక సంఘటనల కోసం వెతుకుతున్నప్పుడు లేదా మీరు ఒకరి పుట్టిన తేదీ కోసం వెతుకుతున్నప్పుడు లేదా మీరు ఆ వ్యక్తికి అందుబాటులో ఉన్న కొన్ని జీవితచరిత్ర విషయాలకు వెళ్ళినప్పుడు కొన్ని వివరాల కోసం వెతుకుతున్నప్పుడు నిర్దిష్ట సమాచారం కోసం చూడండి ఇప్పుడు స్కానింగ్ సాధారణంగా నిర్దిష్ట బిట్స్ సమాచారం కోసం మాత్రమే చేసి ఆపై ఒక వచనాన్ని త్వరగా చదివి నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనడానికి మాత్రమే నేను మీకు ఇక్కడ ఇవ్వాల్సిన చిట్కా ఏమిటి మీరు నిజంగా స్కాన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు స్కిమ్ చేయవద్దు మరియు మీరు నిజంగా స్కిమ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు స్కాన్ చేయవద్దు అంటే కొన్నిసార్లు మీరు ఒక పదం ఒక సంఖ్య కోసం మాత్రమే వెతకాలి ఆపై మొత్తం పేరాను పదాల వారీగా చదవకూడదు ఆపై ఆ సంఖ్య కోసం వెతకండి కాబట్టి మీరు ఎక్స్ రే చేస్తున్నట్లుగా మీ కళ్ళను స్కానర్ లాగా ఉపయోగించండి ఆపై మీరు మీ ఎక్స్ రే కళ్ళ ద్వారా ఆ ఒక పదాన్ని పొందుతారు కాబట్టి దాన్ని బయటకు తీయండి కాబట్టి అది స్కానింగ్ కాబట్టి ఇప్పుడు మీరు స్కిమ్ చేయవలసి వచ్చినప్పుడు మీరు చాలా త్వరగా చదవలేరు ఆపై ఆ సమాచారాన్ని పొందడానికి ప్రయత్నించండి మీరు ఇక్కడ ఉన్న కంటెంట్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారుమీరు నిజంగా ఇక్కడ ఉన్న కంటెంట్ గురించి ఆందోళన చెందరుమీరు కొన్ని ముఖ్యమైన సమాచారం కోసం చూస్తున్నారు కాబట్టి ఈ రెండు ముఖ్యమైన పద్ధతులు ముఖ్యంగా మీరు చాలా సమయాన్ని ఆదా చేయాలనుకుంటే మరియు అసైన్మెంట్లలో సమాధానం ఇచ్చే ప్రశ్నలను కూడా కలిగి ఉన్న ప్రశ్నలను బట్టిమీరు కొన్నిసార్లు తిరిగి వెళ్ళినప్పుడు మీరు ఈ స్కిమ్మింగ్ స్కానింగ్ పద్ధతిని ఉపయోగించవచ్చుఆపై వీడియోలోని నిర్దిష్ట సమాచారం కోసం లేదా మీరు మొదట స్కిమ్ చేయగల ప్రశ్నల కోసం కూడా చూడవచ్చుఆపై మీరు కొన్ని ముఖ్యమైన సమాచారం కోసం స్కాన్ చేయవచ్చు ఈ ఉల్లేఖనానికి రచయిత ఎవరు వంటి ప్రశ్నల కోసం మీరు చూడవలసిన నాలుగు పేర్లు ఇవ్వబడ్డాయి ఇప్పుడు మీరు ఇంతకు ముందు విన్న ఒక నిర్దిష్ట పేరు కోసం వెతకాలి లేదా మీరు వీడియో నుండి క్రాస్ చెక్ చేయవలసి ఉంటుంది కానీ ఇది వీడియోను ఒక రకమైన పఠనంగా చూసే పరంగా ఉంటుంది నేను చెప్పినట్లుగా చదవడం అంటే టెలిఫోన్ డైరెక్టరీ నుండి ఒక సంఖ్యను చదవడం లేదా గుర్తించడం వంటివి మీరు దీన్ని చేయవచ్చు ఇప్పుడుతదుపరి ఆసక్తికరమైన సాంకేతికత క్లస్టరింగ్ ఇప్పుడుక్లస్టరింగ్ అనేది మీరు సాధన చేయాల్సిన విషయంమీరు నిజంగా మీ పఠన వేగాన్ని పెంచుకోవాలనుకుంటే మరియు మీ గ్రహణ శక్తిని కూడా పెంపొందించుకోవాలనుకుంటే పెంపొందించుకోవాలనుకుంటే మీరు అభివృద్ధి చేయాలి ఇప్పుడుస్కానింగ్లో అలాగే స్కిమ్మింగ్లో మీరు నిజంగా గ్రహణశక్తిని అభివృద్ధి చేయలేరు గ్రహణశక్తి అనేది అర్థాలను సరిగ్గా అర్థం చేసుకోగల మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకునే భాగం ఇప్పుడు మీలో కొందరు ఎలాంటి పఠన పద్ధతిని అనుసరిస్తున్నారు మీలో కొందరు ఒక వాక్యాన్ని పదాల వారీగా లేదా పదాల వారీగా అక్షరాల వారీగా చదువుతూ ఉండవచ్చు ఇప్పుడుఉదాహరణకు తీసుకోండి రోజుకు ఒక ఆపిల్ వంటి సాధారణ వాక్యం వైద్యుడిని దూరంగా ఉంచుతుంది కొంతమంది ఇలాంటి సాధారణ వాక్యాన్ని ఎలా చదువుతారువారు రోజుకు ఒక ఆపిల్ చదివే అలవాటు వైద్యుడిని దూరంగా ఉంచుతుంది రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుందిరోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది ఇప్పుడు దీని కంటే అధ్వాన్నంగా కొంతమంది ఇప్పటికీ అక్షరాల వారీగా చదివి ఆపై పదాల వారీగా మాట్లాడటానికి అలవాటు పడవచ్చు

ఇప్పుడు డాక్టర్ రోజుకు ఒక ఆపిల్ దూరంగా ఉంచి వైద్యుడిని రోజుకు ఒక ఆపిల్ దూరంగా ఉంచి వైద్యుడిని దూరంగా ఉంచుతారు ఇప్పుడు ఇది మీ పఠన వేగాన్ని అభివృద్ధి చేయడానికి కుళ్ళిన మార్గం అని మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు ఇది సహాయపడదు ఈ పద్ధతిని ఆపాలి దీన్ని ఎలా ఆపాలివేగం మరియు గ్రహణశక్తి కోసం క్లస్టరింగ్ పద్ధతిని ఉపయోగించండి మీరు దీన్ని ఎలా చేస్తారుసమూహాలలో సమూహాలలో పదాలను చూడటానికి మీ కళ్ళకు శిక్షణ ఇవ్వండి ఆపై మీ కళ్ళు మళ్ళీ వాటిని 3 లేదా 4 పదాల సమూహాలలో ఆకర్షించాలి ఒక చూపులో మీరు ఇలా చేయవచ్చు రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది కాబట్టి మీరు ఇలా చూసినప్పుడు రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది కాబట్టి మీరు దానిని వేగంగా చదవవచ్చు ఆపై కొంతమంది చాలా ఎక్కువ పదాలను సమూహం చేయవచ్చు రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుంది కాబట్టి మీరు దీన్ని ఒకసారి త్వరగా చూసినప్పుడు మరియు కొంతమంది వేగంగా ఉన్నప్పుడు వారు రోజుకు ఒక ఆపిల్ 4 పదాలను కూడా కలపవచ్చు వైద్యుడిని దూరంగా ఉంచుతుంది కాబట్టిఒకే వాక్య కళ్ళలో 2 సమూహాలు ఏర్పడతాయి వాటిని సమూహాలుగా ఆకర్షించి ఆపై సమూహాల పరంగా అర్థాన్ని గుర్తించి ఆపై అర్థాన్ని చాలా త్వరగా అనుసంధానించండి కానీ దీని గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మరియు మీరు ఏమి చేయాలో మొదట అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ పదాలను భిన్నంగా సమూహపరుస్తారు ఎందుకంటే 3 వేర్వేరు వ్యక్తులు ప్రతి సమూహంలో 3 వేర్వేరు పద్ధతిలో పదాలను తక్కువ లేదా అంతకంటే ఎక్కువ సమూహపరచగలరని నేను చూపిస్తున్నాను కానీ అదే సమయంలో పదాలు తాము వేర్వేరు పద్ధతిలో సమూహాలుగా ఉండవచ్చు మరియు మీరు ఈ నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యంమొదట మీరు ఎవరూ మీకు ఇబ్బంది కలిగించని ప్రదేశంలో కూర్చుని చదవడానికి ఒక భాగాన్ని ఎంచుకోండి ఇప్పుడు మీరు ఎంచుకున్న మొదటి భాగంలో నెమ్మదిగా వేగంతో ప్రయత్నించండి ఇప్పుడు ఈ సమూహ పద్ధతి క్లస్టరింగ్ పద్ధతిని ఉపయోగించి మీరు సమూహాలలో పదాలను గుర్తించిఆపై మీ స్వంత నెమ్మదిగా చదవండి కానీ మునుపటి సాధారణంతో పోలిస్తే కొంచెం వేగంగా చదవండి అప్పుడు మీరు పూర్తి చేసిన తర్వాత అది కొత్త తెలియని భాగంగా ఉండాలి ఇప్పుడు రచన భాగానికి మళ్ళీ వెళ్లి మీరు దానిని సరిగ్గా అర్థం చేసుకున్నారా అని చూడండిఈసారి మీరు దానిని సాధారణ వేగంతో చదువుతారు ఇప్పుడుమీరు దాదాపు సరిగ్గా అర్థం చేసుకున్నారని అనుకుంటే వేగాన్ని పెంచండి మరొక తెలియని భాగాన్ని ఎంచుకోండి మళ్ళీ సమూహపరచడం ద్వారా చాలా వేగంగా చదవండి ఆపై మీరు పఠనం ముగించిన తర్వాత మీరు ఏదైనా తప్పిపోయారా అని తనిఖీ చేయడానికి మీ సాధారణ వేగంతో మీ గ్రహణశక్తిని తిరిగి తనిఖీ చేయండి రెండవ సాధారణ పఠనంలో మీరు దేనినీ కోల్పోలేదని మీరు గ్రహించిన క్షణం మీ వేగం పెరుగుతుంది మరియు సరైన సమయంలో మీరు తగిన సమయంలో మీకు ఉందా అని తనిఖీ చేయడానికి మీకు రెండవ పఠనం అవసరం లేదు మీరు దానిని సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా ఎందుకంటే మీరు మీ కళ్ళను సమూహపరచడానికి శిక్షణ ఇచ్చేవారు పదాలు మరియు మొదటి సమూహంలోనే తగిన అర్థాలను పొందండి కానీ ఇలా చెప్పిన తరువాత ఇది మీకు రాత్రిపూట జరగకపోతే నిరాశ చెందకూడదని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు కష్టపడి పనిచేయకుండా సులభంగా ఏమీ పొందలేరు మీరు క్రమం తప్పకుండా సాధన చేయాల్సిన అవసరం ఉంది మీరు వేర్వేరు రచనలతో మరియు అన్ని సమయాలలో మొదటిది వేగంగా చదవడం రెండవది సాధారణ వేగంతో చదవడం మరియు మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అని పోల్చడంఆపై అధిక వేగానికి వెళ్లిమీరు చేరుకున్నప్పుడు సాధ్యమైనంత ఉత్తమమైనదని మీరు భావించే స్థాయికి చేరుకోవడం ఆపై సమూహాలలో ప్రతిదీ చదవడం ప్రారంభించండి కాబట్టి అది వార్తాపత్రిక అయినా పత్రిక అయినా మీరు త్వరగా చదవడానికి మీ కళ్ళకు శిక్షణ ఇచ్చినప్పుడు అది నవల పఠనం అయినా కాబట్టి మీరు కష్టతరమైనవిగా భావించిన పుస్తకాలను మునుపటి కంటే చాలా వేగంగా చదవగలుగుతున్నారని మీకు తెలుస్తుంది మీరు అధునాతనమైన వ్యక్తిగా మారినప్పుడు మీరు అభివృద్ధి చేయాల్సిన మరో సాంకేతికత చేయాల్సిన మరో సాంకేతికత ఏమిటంటే ఈ దగ్గరి పఠనం అంటే ఈ దగ్గరి పఠనం అయితే ఇది ఈ దశలో మీలో కొంతమందికి అంత సందర్భోచితంగా ఉండకపోవచ్చు కానీ దగ్గరి పఠనం అనేది మీరు చదవడం అనేది మీరు ఒక రకమైన ఉత్సాహభరితమైన పాఠకుడిగా మారిన తర్వాత మీరు అభివృద్ధి చేయాల్సిన విషయం పుస్తకాలు ముఖ్యంగా నవలలు సాహిత్య అంశాలు లేదా ఏదైనా లోతైన తాత్విక ఆలోచనలు చదవడం మరియు దీనికి చాలా ఆలోచన అవసరం కాబట్టి అప్పుడు మీరు దగ్గరగా చదవాలి సాధారణంగా ఇప్పటికే ఉన్న అర్థాలకు జోడించే ఆలోచనల ప్రశంసల వ్యాఖ్యానం కోసం చదవడం జరుగుతుంది ఇది అవకాశం ఉన్న చోట సాహిత్య మత అధ్యయనాలలో తాత్విక అధ్యయనాలలో జరుగుతుంది అధ్యయనాల తాత్విక అధ్యయనాలలో జరుగుతుంది ఇక్కడ మీరు అదే వాక్యాన్ని 1011 ఏదో తప్పిపోయింది ఎవరైనా ఇప్పటికే ఉన్నదానికి ఎల్లప్పుడూ కొత్త అర్ధాన్ని జోడించవచ్చు మరియు ప్రతి పదం దాని అన్ని చిక్కుల కోసం అధ్యయనం చేయబడుతుంది మరియు కొన్ని వ్యాకరణ నియమాలను ఉల్లంఘించడం ద్వారా మరియు దేనినైనా అనుసరించడం ద్వారా మరియు ఈ పదాన్ని ఇక్కడ ఈ స్థితిలో ఉంచడం ద్వారా అది ఎలా పనిచేస్తుందో వ్యాకరణ వర్గీకరణ కూడా అధ్యయనం చేయబడుతుంది కాబట్టి పదాన్ని చివరిలో ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో దానిని ప్రారంభంలో ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో ఒక రచయిత ఒక పదాన్ని ముందుభాగంలో లేదా నేపథ్యంగా ఉంచడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో ఈ సందర్భంలో ఒక రచయిత పదం యొక్క అసలు అర్థంతో ఎలా ఆడటానికి ప్రయత్నిస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి కాబట్టి ప్రతి పదాన్ని అంతర్గత మరియు లోతైన అర్థాల కోసం పరిశీలిస్తారు ఆపై సాధారణంగా విమర్శకులను పోలి ఉండే ఈ పాఠకులు వారు డినాటేటివ్ అర్థంతో సంతృప్తి చెందరు అంటే డినాటేటివ్ అంటే నిఘంటువు అంటే మీరు అగ్నిని చూసినప్పుడు అర్థం కాబట్టి అగ్ని అనేది మీరు పొయ్యిని వెలిగించినప్పుడు వచ్చే అగ్ని అని మీకు తెలుసు ఆపై మీరు అగ్గిపెట్టెను వెలిగించినప్పుడు అగ్ని వస్తుంది ఆపై మీరు మీ వేలిని ఉంచితే అది మిమ్మల్ని కాల్చివేస్తుంది అంటే అగ్నిని సూచించే అర్థం కానీ సాహిత్యంలో అగ్ని అంటే అభిరుచి అంటే చాలా బలమైన అంతర్గత భావాలు అంటే కోరిక అని అర్ధం కావచ్చు కాబట్టి ఇది అర్థవంతమైన అర్థం మరియు ఒక సందర్భంలో కాబట్టి ఎవరు ఉపయోగిస్తున్నారనే సందర్భాన్ని బట్టి మరియు వినియోగదారులు ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఇది వేరేదాన్ని కూడా సూచించవచ్చు కాబట్టిదగ్గరగా చదివే వ్యక్తులు వాస్తవానికి కేవలం సూచించే అర్థాన్ని కాకుండా అనుసంధాన మరియు సందర్భోచిత అర్థాలను చూడటానికి ప్రయత్నిస్తారు వాస్తవానికి వారు పదాల మధ్య చదివే పంక్తుల మధ్య చదువుతారువారు తప్పిపోయిన వాటిని చూడాలనుకుంటున్నారు వారు మరికొన్ని కనెక్షన్లను ఎలా ఇవ్వగలరు ఇది మొత్తం మీద పుస్తకం నవల పరిశోధనా సామగ్రి లేదా వ్రాసిన ఒక రకమైన వ్యాసం గురించి చాలా లోతైన మరియు మెరుగైన అవగాహనను ఇస్తుంది ఉదాహరణకు మీరు ఒక నవలను దగ్గరి పఠనంలో చదివినప్పుడు మీరు పూర్తిగా కొత్త వివరణను అందించవచ్చు లేదా మీ దగ్గరి పఠనంలో ప్రజలు ఇంతకు ముందు అర్థం చేసుకోని అపార్థాన్ని కూడా తొలగించవచ్చు మీరు కొన్ని కొత్త అంతర్దృష్టులను తీసుకురావచ్చు మరియు ప్రజలకు అది కూడా కూడా అర్థం చేసేలా చేయవచ్చు కాబట్టిఇప్పుడు ఇవి ముగింపు ఆలోచనగా ప్రధాన పద్ధతులు మీరు చదవడంలో రెండు బంగారు సూత్రాలను అనుసరించాలని మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒకటి నేను మీకు చెప్తున్నానుమీకు వ్యసనం కలిగించే ఎటువంటి చెడు అలవాట్లను పెంపొందించుకోకండి కానీ మీరు ఒక వ్యసనాన్ని అభివృద్ధి చేయగలిగితే నేను మీకు మినహాయింపు ఇస్తాను ఇది వాస్తవానికి చదవడం పరంగా మంచి అలవాటు వ్యసనం చదవడం ఒక రకమైన వ్యసనంగా మారనివ్వండి వారి చుట్టూ పుస్తకాలు లేకపోతే నిద్రపోలేని ప్రసిద్ధ రచయితలు ఉన్నారు ఆ రచయితలు లేవడానికి ఇష్టపడరు మరియు వార్తాపత్రిక లేకపోతే వారు నిరాశకు గురవుతారు కాబట్టి వారు రెస్ట్రూమ్లో ఉన్నప్పుడు బస్సు కోసం వేచి ఉన్నప్పుడు వారు రైలులో కూర్చున్నప్పుడు అన్ని సమయాల్లో ఏదో ఒకటి చదవాలి కాబట్టి వారు స్నానం చేస్తున్నప్పుడు కూడా కాబట్టి వారు ఒక చేత్తో పుస్తకాన్ని ఉంచుకుని ఆపై వారి స్నానపు తొట్టె లోపల ఉంటారు కాబట్టి వారు తింటున్నప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా వృథా చేయరు వారు చదువుతూనే ఉంటారు మరియు వాస్తవానికివారు చదవడం ఆపరు ఆ రకమైన వ్యసనం మీరు అభివృద్ధి చేయాల్సిన విషయం ఎందుకంటే నేను చెప్పిన అన్ని కారణాల వల్ల చదవడాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే మీరు అన్ని ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేయవచ్చు కాబట్టి అది ప్రదర్శన అయినా లేదా రాయడం అయినా లేదా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం అయినా లేదా మీ మొత్తం వ్యక్తిత్వ పఠనాన్ని అభివృద్ధి చేయడం చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఒక ముఖ్య విషయం మరియు మీరు శ్రద్ధ వహించాలి మరియు చదవడానికి వ్యసనం పెంచుకోవాలి మరియు ఇది చాలా ఆరోగ్యకరమైన వ్యసనం మరియు మీరు గుర్తుంచుకోవలసిన రెండవ గోల్డెన్ రూల్ సూత్రం ఏమిటంటే మీరు ఏదైనా చదవడం ప్రారంభించినప్పుడు ముఖ్యంగా అది ఏదైనా పఠన సామగ్రి కావచ్చు అది వార్తాపత్రిక కావచ్చు లేదా ఈ విషయం దానిని పూర్తి చేయవచ్చు కాబట్టిమీరు ఒక నవల చదవడం ప్రారంభించినప్పుడు దానిని మధ్యలో వదిలివేయవద్దుఆదర్శంగా చెప్పాలంటేఈ నవల 3 గంటల సమయం తీసుకుంటుందని తీసుకుంటుందని మీరు అంచనా వేసే సమయాన్ని సృష్టించండి 3 గంటలు మీరు టీవీకి దూరంగా ఉంటారు మొబైల్ నుండి దూరంగా ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉంటారు ఒక ఏకాంత స్థలాన్ని ఎంచుకోండి మరియు ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తారా అని గుర్తించి ఎవరూ మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి ఆపై దానిని ప్రారంభించి పూర్తి చేసి ఆపై మీరు మీ సాధారణ పని దినచర్య ప్రాంతానికి తిరిగి వస్తారు కాబట్టి మీరు ముఖ్యంగా చదవడం పరంగా ఏదైనా ప్రారంభిస్తే దానిని పూర్తి చేయండి మరియు ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ నుండి ఒక కోట్ పరంగా ముగింపు పాయింట్ మరియు మీరు చదవాల్సిన అవసరం లేనప్పుడు మీరు చదివినది అదే అని అతను చెప్పినట్లు గుర్తుంచుకోవడం విలువైనదిఅంటే ఈ రోజు నేను మిమ్మల్ని చదవమని అడిగినప్పుడుస్టీఫెన్ కోవీ యొక్క అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల యొక్క ఏడు అలవాట్లు మీరు పరీక్షకు సంబంధించిన మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం మీకు సంబంధితమని భావించి చదువుతారు మీరు చదవాల్సిన అవసరం లేనప్పుడు పరీక్ష లేనప్పుడు ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయమని అడగడం లేదు అది అత్యంత శాస్త్రీయ నవల అయినా లేదా ఏదైనా చిన్న విషయం అయినా లేదా ఏదైనా పనికిరాని విషయం అయినా మీరు ఏమి చదువుతారు మీరు చదవాల్సిన అవసరం లేనప్పుడు ఎటువంటి బలవంతం లేనప్పుడు ఉపాధ్యాయుడు మీకు ఏ పరీక్షలో ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదని చెప్పనప్పుడు మీరు ఏమి చదువుతారో అది ఆస్కార్ వైల్డ్కు మీరు సహాయం చేయలేనప్పుడు మీరు ఎలా ఉంటారో నిర్ణయిస్తుంది మీరు సహాయం చేయలేనప్పుడు మీరు ఎలా ఉంటారనే దాని అర్థం ఏమిటంటే మీ సమయంలో ఒక సమయంలో మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీరు వ్యోమగామి కావాలనుకునే వ్యక్తి అవుతారు కానీ చివరికి మీరు ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా ఉంటారు కాబట్టి మళ్ళీ మీకు ఉన్న అన్ని కలలు కానీ చివరకు మీరు ఎవరైనా అవుతారు మరియు ఆస్కార్ వైల్డ్ ఇలా అంటాడు మరియు చివరకు ఎవరైనా అవడం అనేది మీరు చదవాల్సిన అవసరం లేనప్పుడు మీరు చదివిన దాని ద్వారా నిర్ణయించబడుతుందిఅది అదనపు పఠనంఇది స్వచ్ఛమైన ఆనందం కోసం చేయబడిన పఠనంమీ ఉత్సుకత కోసం చేయబడిన పఠనం కాబట్టిఅది మీ అంతిమ వ్యక్తిత్వంగా మారడాన్ని నిర్ణయిస్తుంది కాబట్టిదానిని గుర్తుంచుకోండి కాబట్టిమీరు చదవాల్సినప్పుడు మీరు చదివిన వాటిపై శ్రద్ధ వహించండి మరియు అదే సమయంలో చదవాల్సిన అవసరం లేనప్పుడు మీరు చదవాల్సిన వాటిపై సమాన శ్రద్ధ లేదా మరింత శ్రద్ధ వహించండి కాబట్టి ఈ ఆలోచనతోమనము తరువాతి ఉపన్యాసంలో చివరి ఉపన్యాసానికి వెళ్తాము ఈ రోజు నుండి కనీసం ఒక పుస్తకాన్ని చదవడం ప్రారంభించి ఆపై కనీసం ఒక వారంలో ఒక పుస్తకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి లేదా మీరు ఒక నెల కూడా లక్ష్యంగా పెట్టుకుంటారు ఆపై మీరు ఎన్ని పుస్తకాలు చదువుతున్నారో వ్రాసే ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించండి అది మీకు నచ్చిన పుస్తకం కావచ్చు అది నవల కావచ్చు చిన్న కథ పద్యం కావచ్చుఇది కేవలం కల్పన కానిది కావచ్చు ఇది ప్రయాణ రచనకు సంబంధించినది కావచ్చు ఇది కారుకు సంబంధించినది కావచ్చుఆపై మీరు చదివిన ఆసక్తికరమైన ఏదైనా బైక్ యంత్రాంగానికి సంబంధించినది కావచ్చు మరియు నేను చెప్పినట్లుగా కనీసం 3 గంటలు చదివిన వెంటనే మీరు చాలా నేర్చుకున్న వ్యక్తి అవుతారు కాబట్టినేను ఇచ్చిన పఠనం మరియు పఠన చిట్కాలను ఉపయోగించి మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు